స్క్రీన్లో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఒక సర్క్యూట్ చూస్తాము నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ క్లోజ్ లూప్ కాన్ఫిగరేషన్ లో సిగ్నల్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కు వెళుతుంది మరియు మనం ఏ విధమైన సిగ్నల్ అయినా ఇన్పుట్గా ఇచ్చి దానికి తగ్గట్టుగా మనం అవుట్పుట్ వోల్టేజ్ను గమనించాలి

అవుట్పుట్ అనేది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కు ఫీడ్బ్యాక్గా ఉంది ఇన్పుట్ సిగ్నల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కు వర్తించబడుతుంది నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ అనేది ఐడియల్ ఆప్ ఆంప్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కేసులో వర్చువల్ షార్ట్ సర్క్యూట్ కోసం ఆప్ ఆంప్ సర్క్యూట్ లో వర్తించే పరిస్థితులు ఏమిటి లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ విషయంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాన్ఫిగరేషన్ అనంతమైన ఓపెన్ లూప్ ఇది కూడా అలాంటిదే క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటే ఏమిటి క్లోజ్డ్ లూప్ గెయిన్ 1 R 2 R 1

సర్క్యూట్ ద్వారా ప్రవహించే కరెంటు ను మీరు లెక్కించినట్లయితే v1 R1 R1 ద్వారా ప్రవహిస్తున్నట్లు మీరు చూడవచ్చు డిఫరెన్షియల్ వోల్టేజ్ 0 మనం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ వద్ద వోల్టేజ్ను వర్తింపజేస్తాము అవుట్పుట్ వోల్టేజ్ V o V in 1 R f R 1 ఇక్కడ R f R 2 అందువల్ల V0Vin1R2R1 అలాగే అనంతమైన డిఫరెన్షియల్ gain v o A 0 అనంతమైన ఇన్పుట్ ఇంపెడెన్స్ v R 1 జీరో అవుట్పుట్ ఇంపెడెన్స్ v o v 1 1 R 2 R 1 క్లోజ్డ్ లూప్ గెయిన్ పూర్తిగా బాహ్య నిష్క్రియాత్మక భాగాలపై ఆధారపడి ఉంటుంది మరియు ఆప్ ఆంప్ గెయిన్కి స్వతంత్రంగా ఉంటుంది క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైయర్ లో ఖచ్చితత్వం కోసం గెయిన్ లో మార్పులు చేయవచ్చు మనం క్లోజ్డ్ లూప్ను వర్తింపజేస్తే గెయిన్ మార్చవచ్చు క్లోజ్డ్ లూప్ గెయిన్ పై మనకు నియంత్రణ ఉంటుంది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ విషయంలో " " ద్వారా సూచిస్తామువర్తింప చేసిన సిగ్నల్ కి అనుగుణంగా అవుట్పుట్ యాంప్లిఫై అవుతుంది మరియు 180 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ ఉంటుంది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ విషయంలో "" ద్వారా సూచిస్తాము వర్తింప చేసిన సిగ్నల్ కి అనుగుణంగా అవుట్పుట్ యాంప్లిఫై అవుతుంది మరియు 0 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ మరియు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ రెండింటిలో యాంప్లిఫికేషన్ ఉంది కానీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో 180 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్రయోగం చేసి ఇప్పటివరకు అర్థం చేసుకున్న వాటిని ధృవీకరిద్దాం పై పట్టికను పరిశీలిద్దాం ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లాంటిది ఒకే తేడా ఉంది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో Vout V in 1 R 2 R 1 అయితే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో V out VinR2R1 మొదట చిత్రంలో చూపిన విధంగా మనం సర్క్యూట్ను కనెక్ట్ చేస్తాము ఇది బయాస్ వోల్టేజ్ Vcc 15V Vee టెర్మినల్ వద్ద వర్తించబడుతుంది అని అనుకుందాం బయాస్ వోల్టేజ్ లేకుండా యాంప్లిఫైయర్ను ఆపరేట్ చేయలేరు కాబట్టి ముందుకు సాగడానికి నామమాత్రపు విలువను అనుకోవడం సరైందే అదేవిధంగా మనం 1V పీక్ టు పీక్ 1 kHz ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్నసైన్ వేవ్ను Vinకు వర్తింపజేస్తాము

Vout ను గమనించండి మరియు పట్టికలో పీక్ టు పీక్ వోల్టేజ్ను వ్రాయండి ప్రయోగాన్ని అధిక మరియు తక్కువ యాంప్లిట్యూడ్ కోసం పునరావృతం చేయండి మరియు పరిశీలనను గమనించండి ఈ ప్రయోగాన్ని మనం ఎలా చేయగలమో ఇప్పుడు చూద్దాం మనం చూస్తున్నట్లుగా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఇప్పటికే బ్రెడ్బోర్డ్కు అనుసంధానించబడి ఉంది మనం బయాస్ వోల్టేజ్ను వర్తింపజేయాలి మరియు ఫంక్షన్ జెనరేటర్ను కనెక్ట్ చేయండి తద్వారా సిగ్నల్ ఉత్పత్తి అవుతుంది మరియు ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కు వెళుతుంది ఆప్ ఆంప్ యొక్క అవుట్పుట్ ఓసిల్లోస్కోప్కు కనెక్ట్ చేయబడింది మొదట 15V యొక్క DC సరఫరా సర్క్యూట్కు వర్తించబడుతుంది పిన్ సంఖ్య 4 మరియు పిన్ సంఖ్య 7 15V మరియు 15V కి కనెక్ట్ చేయబడింది ఇప్పుడు మనం ఆప్ ఆంప్ ను ప్రారంభిస్తాము మనం పవర్ స్విచ్ ఆన్ చేద్దాం

ఇప్పుడు మేము ఫ్రీక్వెన్సీ జనరేటర్ నుండి ఇన్పుట్ సిగ్నల్ను వర్తింపజేస్తాము వోల్టేజ్ 1 వోల్ట్ మరియు ఫ్రీక్వెన్సీ 1 కిలోహెర్ట్జ్ ఇది ఇన్పుట్ సిగ్నల్ తరువాత సిగ్నల్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ టెర్మినల్కు కనెక్ట్ చేయబడింది ఇప్పుడు మనం అవుట్పుట్ను గమనించాలి మనం ఓసిల్లోస్కోప్ యొక్క ప్రోబ్స్ ను ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ కీ కనెక్ట్ చేయాలి తద్వారా సిగ్నల్ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు సర్క్యూట్లో కొంత సమస్య ఉందని మేము చూశాము మేము ఖచ్చితమైన సిగ్నల్ ప్రతిరూపాన్ని చూడలేము మీరు ఈ సమస్యను సరిదిద్దగలరా వాస్తవానికి సర్క్యూట్లో లోపం లేదు ప్రదర్శన ఇక్కడ ఒక సంకేత తరంగాన్ని చూపుతోంది కానీ 2 ఛానెల్స్ ఉన్నాయి ఛానల్ 1 మరియు ఛానల్ 2 ఛానల్ 2 చదరపు తరంగంలో కాన్ఫిగర్ చేయబడింది ఛానల్ 1 సైన్ వేవ్లో కాన్ఫిగర్ చేయబడింది చివరిసారి మేము ఈ సర్క్యూట్కు చదరపు తరంగాన్ని వర్తింపజేసాము కానీ ఇన్పుట్ సిగ్నల్ ఏమిటి ఇన్పుట్ సిగ్నల్ 1 వోల్ట్ పీక్ టు పీక్ 1 కిలోహెర్ట్జ్ అవుట్పుట్ సిగ్నల్ ఏమిటి అవుట్పుట్ 12 V మరియు ఇన్పుట్ 1 04V అంటే సిగ్నల్ యాంప్లిఫై చేయబడింది అవుట్పుట్ మరియు ఇన్పుట్ ఓకే ఫేస్ లో ఉందని గమనించండి తద్వారా ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అని చెప్పవచ్చు

మేము ఇప్పుడు సైన్ వేవ్ ఉన్న ఛానల్ 1 కి మార్చుతున్నాము మేము ప్రోబ్ను సర్క్యూట్కు కనెక్ట్ చేస్తాము మేము ఓసిల్లోస్కోప్ను చూస్తాము మరియు అవుట్పుట్ 12V మరియు ఇన్పుట్ సిగ్నల్తో అదే ఫేస్ లో ఉందని గమనించాము అనగా ఫేస్ షిఫ్ట్ 0 నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో V out V in 1 R f R 1 అయితే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో Vout VinR2R1

ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం సిద్ధాంతిక గెయిన్ను లెక్కిస్తాము మరియు దానిని వాస్తవ గెయిన్తో పోల్చుతాము గెయిన్VoutVin121

54 థియర్టికల్ గెయిన్R2R11R2R111

44 వాస్తవ ప్రయోగాత్మక విలువ మరియు సిద్ధాంతిక విలువ మధ్య కొద్దిగా తేడా ఉందని మనం చూడవచ్చు మనం అధిక యాంప్లిట్యూడ్ ని వర్తింపజేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం 2 వోల్ట్లను వర్తింపజేద్దాం గెయిన్ సుమారు 11 కాబట్టి అవుట్పుట్ 22 అవుతుంది కానీ ఇన్పుట్ బయాస్ వోల్టేజ్ 15 కాబట్టి మనం వోల్టేజ్ క్లిప్ అవ్వడం చూస్తాము ఎందుకంటే అవుట్పుట్ బయాస్ వోల్టేజ్ కంటే ఎక్కువ గా ఉంది

ఒకే సింగిల్ ఆప్ ఆంప్ అనంతంగా విస్తరించదు ఎందుకంటే ఇది బయాస్ వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనము యాంప్లిఫైయర్ గురించి మాట్లాడుతున్నప్పుడు బయాస్ వోల్టేజ్ చాలా ముఖ్యం నాన్ ఇన్వర్టింగ్ మరియు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లో అవుట్పుట్ సిగ్నల్ బయాస్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటేమనం క్లిప్పింగ్ చూస్తాము ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ను సుమారు 0 5V కి తగ్గిద్దాం అవుట్పుట్ సుమారు 11 సార్లు యాంప్లిఫై చేయబడింది అవుట్పుట్ 5 5V కు సుమారుగా ఉండాలి కానీ మనం అవుట్పుట్ 6 1V ఉంది అని చూస్తాము ఎందుకంటే రెసిస్టెన్స్ లో చిన్న మార్పు ఉన్న కూడా గెయిన్ను గణనీయంగా మారుస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ ను జాగ్రత్తగా కొలవాలి ఈ మాడ్యూల్ ముగింపు ఇది ఈ ప్రయోగం ద్వారా మనం అర్థం చేసుకున్నాం సమస్య ఏమిటో అర్థం చేసుకోగలగాలి అవుట్పుట్ని మనం ఇన్పుట్ వేవ్ కంటే భిన్నమైన తరంగ రూపంగా ఊహించలేము యాంప్లిఫైయర్ యాంప్లిఫై మాత్రమే చేయగలదు

ఎప్పుడైతే ఈ బయాస్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ యాంప్లికేషన్ వల్ల ఎక్కువ వస్తుందో క్లిప్పింగ్ ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాము కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోండి నేను మిమ్మల్ని తరువాత మాడ్యూల్లో కలుస్తాను అక్కడ మనము ఆప్ ఆంప్స్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరిధిని అర్థం చేసుకుందాం మళ్ళి కలుద్దాం